నమస్కారం ఇదివరకటి లెక్చర్ లో మనం సిరీస్ RLC సర్క్యూట్ మరియు సోర్స్ అందుబాటులో లేని అనగా సోర్స్ ఫ్రీ గా ఉన్నప్పుడు సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన గురించి చర్చించాము ఇప్పుడు ఈ వారం కూడా ఆ చర్చని కొనసాగిస్తూ సర్క్యూట్ కి స్టెప్ ఇన్పుట్ ని ఇస్తే ఏమి అవుతుందో చూద్దాం ఇదివరకటి లెక్చర్ ఏమి చర్చించామో ముందు అర్ధం చేసుకుందాం మనం సోర్స్ ఫ్రీ సిరీస్ RLC సర్క్యూట్ గురించి చర్చించాం మరియు మన చర్చలో స్వాభావికమైన ఈక్వేషన్ ను KVL అనగా క్రిచ్ఛాప్స్ వోల్టేజ్ లా Kirchhoff's voltage law ద్వారా పొందాము ఇది సెకండ్ ఆర్డర్ స్వభావం కలది అందుకే దీనిని సెకండ్ ఆర్డర్ సర్క్యూట్ అని పిలుస్తారు ఇప్పుడు చిత్రాన్ని గమనిస్తే ఇనీషియల్ గా కెపాసిటర్ మరియు ఇండెక్టర్ లో ఎనర్జీ స్టోర్ చేయబడివుంది కెపాసిటర్ లో ఇనీషియల్ గా V0 అనే వోల్టేజ్ స్టోర్ చేయబడింది మరియు ఇండెక్టర్ లో ఇనీషియల్ గా I0 అనే కరెంట్ స్టోర్ చేయబడింది అప్పటినుండి ఈ రెండు ఎలిమెంట్స్ ఎనర్జీ స్టోర్ చేయబట్టి సర్క్యూట్ లో కొంత కరెంటు ప్రవహించబడుతుంది ఇప్పుడు వాటి విలువ స్థిరీకరించబడటానికి మనం KVL ని ఉపయోగిస్తాము అప్పుడు సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ వస్తుంది ఇప్పుడు మనం కరెంటు విలువ Aeσt అని అనుకున్నాము ఇప్పుడు ఒకవేళ దీనిని పై ఈక్వేషన్ లో ప్రతిక్షేపించి పరిష్కరిస్తే ఈక్వేషన్ కు సాధ్యమైన రెండు రూట్స్ ని కనుగొన్నాము మరియు వాటినిచుస్తే σ1 మరియు σ2 మరియు మనం α R 2L మరియు ⍵0√LC అని అనుకున్నాం ఎప్పుడైతే మనం దీనిని సరళీకృతం చేస్తామో అప్పుడు మనకు σ1 మరియు σ2 వస్తాయి దీనిని స్లైడ్స్ లో చూడవచ్చు ఇప్పుడు σ1 మరియు σ2 కు వచ్చిన విలువ ఆధారంగా ఈ ఈక్వేషన్ కి అనువైన మూడు రకాల పరిష్కారాలు కనుగొన్నాము మొదటి స్థితి α⍵0 అనగా ఇక్కడ సర్క్యూట్ ఓవర్ డాంప్డ్ అవుతుంది ఎప్పుడైతే α ⍵0 ఇక్కడ క్రిటికల్లి డాంప్డ్ స్థితిలో ఉంటుంది మరియు ఎప్పుడైతే α ⍵0 ఇక్కడ అండర్ డాంప్డ్ స్థితిలో ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైతే ఓవర్ డాంప్డ్ అని చెప్తామో మరియు α ⍵0 ఈ నిబంధన లో C4LR2 అని పొందుతాము ఇప్పుడు ఆ నిబంధన ఆధారంగా కరెంట్ విలువ A1eσ1t A1eσ2t అని కనుగొన్నము ఈ విలువకి అనగా టైం t యొక్క విలువ మారుతున్నప్పుడు కరెంటు విలువ మారుతుంది ఈ బంధానికి వక్రరేఖ కర్వ్curve ని గీస్తే మొదట సున్నా దగ్గర ఉండి మరియు చివరికి ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుంది ఎందుకంటే ఇది సోర్స్ ఫ్రీ సర్క్యూట్ ఇది మళ్ళీ టైం విలువ అనంతం ఇన్ఫినిటీ infinity అయితే సున్నా దగ్గరకు వస్తుంది ఇప్పుడు రెండవ భాగాన్ని గురించి చర్చించాం అది α ⍵0 ఈ నిబంధన లో C4L R2 అవుతుంది మరియు ఈ స్థితి లో టైం విలువ t దగ్గర కరెంటు విలువ అవుతుంది అని కనుగొన్నాము మరియు ఎప్పుడైతే కరెంటు i కు టైం t కు గల అనుసంధానాన్ని రేఖచిత్రం గా గీస్తే మనం కరెంట్ యొక్క స్వభావం ను చిత్రం లో చూడవచ్చు మరియు ఇక్కడ టైం t విలువ 1α ఉంటే కరెంటు గరిష్ట విలువ కు చేరుతుంది అని చూడవచ్చు ఇప్పుడు మూడవ స్థితి గురించి చర్చించింది ఏమిటి అంటే α⍵0 అని ఈ స్థితి లో C4LR2 అవుతుంది మరియు మనం పొందిన కరెంటు ఈక్వేషన్ ని చుస్తే దానిలో ఎక్స్పోనెన్షియల్ పదాలు సైన్ మరియు కొసైన్ పదాలు వున్నాయి ఎప్పుడైతే టైం t విలువ కు అనుసంధానం గా కరెంటు విలువ మారుతూనే దానిని రేఖాచిత్రం రూపంలో గీస్తే అది ఎక్స్పోనెన్షియల్ గా తగ్గుతూ మరియు ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సైనుసోయిడల్ పదాలు అందుబాటు లో వున్నాయి మరియు టైం వ్యవధి పీరియడ్periodt విలువ 2𝝥⍵d ఉన్నప్పుడు మరియు ఇది ఎక్స్పోనెన్షియల్ గా తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ కంపోనెంట్ అందుబాటు లో వుంది ఈ విధంగా ఇది అంతా ఇదివరకటి తరగతి లో చర్చించాము ఇప్పుడు సిరీస్ RLC సర్క్యూట్ యొక్క వివిధ లక్షణాలు ఏమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ సర్క్యూట్ లో రెసిస్టర్ R ఉండటం వలన మనకు డాంపింగ్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పవచ్చు ఎందుకంటే డాంపింగ్ ఫాక్టర్ α విలువ రెసిస్టన్స్ R మీద ఆధారపడి ఉంటుంది ఈ విధంగా మనం R విలువను ట్యూన్ చేయవచ్చు మరియు వివిధ రకాల డాంపింగ్ ఎఫెక్ట్ లు పొందవచ్చు ఎప్పుడైతే α విలువసున్నాఅయితే R విలువ కూడా సున్నా అవుతుంది అనే నిబంధన వున్నది అనగా దీని అర్ధం ఏమిటి అంటే మనకు స్వచ్ఛమైన LC సర్క్యూట్ మరియు ఈ స్థితి లో కేవలం ⍵0 1√LC అవుతుంది ఇది వేరే ఏమీ కాదు గాని ఆన్ డాంప్డ్ సహజసిద్దమైన ఫ్రీక్వెన్సీ ఇలాంటి స్థితి లో ప్రతిస్పందన అనేది కేవలం ఆసిలేట్ అవుతుంది మరియు సర్క్యూట్ ని లాస్లెస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఎనర్జీని డిసిపేట్ చేసే కంపోనెంట్ లేకపోవడం వలన ఆసి లేట్ అవుతూ ఉంటుంది రెసిస్టర్ R యొక్క విలువను సర్దుబాటు అనగా మారుస్తూ ఉంటే ప్రతిస్పందన ఆన్ డాంప్డ్ ఓవర్ డాంప్డ్ లేదా క్రిటికల్లి డాంప్డ్ లేదా అండర్ డాంప్డ్ గా గాని నిర్మించవచ్చు ఈ విధంగా R అనేది సిరీస్ RLC సర్క్యూట్ లో చాలా ముఖ్యమైన కంపోనెంట్ రెండు రకాల స్టోరేజ్ ఎలెమెంట్స్ ఉనికి ఉంటేనే ఆసిలేటరీ ప్రతిస్పందన అనేది జరగడానికి సాధ్యపడుతుంది ఈ విధంగా ఇక్కడ మనకు ఇండెక్టర్ అలాగే కెపాసిటర్లు స్టోరేజ్ ఎలిమెంట్ గా పనిచేస్తాయి ఈ విధంగా రెండు కూడా L మరియు C లలో ఎనర్జీ ప్రవాహము ముందుకు వెనకకు పరస్పరము మార్పు చేసికొనుచు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనం ఆసిలేటరీ ప్రతిస్పందన పొందుతాయి ఇప్పుడు అండర్ డాంప్డ్ ప్రతిస్పందన ద్వారా డాంప్డ్ ఆసిలేషన్స్ వస్తే ఆ సర్క్యూట్ ని రింగింగ్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు క్రిటికల్ డాంప్డ్ స్థితి అంటే అండర్ డాంప్డ్ మరియు ఓవర్ డంప్ స్థితులకు మధ్య సరిహద్దు వంటిది మరియు చాలా వేగంగా తగ్గుతూ ఉంటుంది ఈ విధంగా ఒకవేళ ఎప్పుడైతే సిస్టం క్రిటికల్ డాంప్డ్ అనగా చాలా వేగంగా క్షీణిస్తూ ఉంటుంది అని అర్థం ఇవే ఇనీషియల్ కండిషన్ లు వున్నా ఓవర్ డంప్ స్థితి లో చాలా ఎక్కువ సెట్లింగ్ టైం ఉంటుంది ఎందుకంటే ఇది స్టోరేజ్ ఎలిమెంట్స్ లో ఉన్న ఎనర్జీ ని విడుదల చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు ఒకవేళ ఆసిలేషన్ లేదా రింగింగ్ లేకుండా చాలా వేగంగా ప్రతిస్పందన కావాలంటే ఏమి చేయాల్సిన అవసరం ఉంది మనం సిస్టం ని క్రిటికల్ డాంప్డ్ సర్క్యూట్ గా తయారు చేయాలి ఈ స్థితిలో మనకు ఎటువంటి ఆసిలేషన్ లు లేకుండా వేగవంతమైన ప్రతిస్పందన వస్తుంది ఇప్పుడు సోర్స్ ఫ్రీ పార్లల్ RLC సర్క్యూట్ గురించి మాట్లాడుదాం ఈ విధంగా మనకు R L మరియు C కాంపోనెంట్స్ పార్లల్ గా వున్న స్థితి లో ఏమి జరుగుతుంది కాబట్టి మనం ఏమి చేయాలి మొదట మనం ఇనీషియల్ కండిషన్ కు రూపంని ఇద్దాం ఇండెక్టర్ ద్వారా ప్రవహించే ఇనీషియల్ కరెంటు I0 మరియు కెపాసిటర్ లో ఇనీషియల్ వోల్టేజ్ V0 అని అనుకుందాం టైం t యొక్క విలువ సున్నా ఉన్నప్పుడు కరెంటు యొక్క విలువ చిత్రం లో చూపిన ఈక్వేషన్ అవుతుంది ఈ ఈక్వేషన్ లో ఇంటిగ్రేషన్ యొక్క పరిమితులు మైనస్ ఇన్ఫినిటీ నుండి సున్నా వరకు ఉంటుంది ఎందుకంటే సిస్టం ఇనీషియల్ గా విశ్రాంతి రెస్ట్ rest స్థితిలో ఉంటుంది ఈ విధంగా టైం t విలువ సున్నా ఉన్నప్పుడు ఎంత కరెంటు ప్రవహించేదో టైం t విలువ సున్నా కన్నా తక్కువ ఉన్నప్పుడు అంతే కరెంటు ప్రవహించేది అదేవిధంగా టైం t యొక్క విలువ సున్నా ఉంటే కెపాసిటర్ అనేది వోల్టేజ్ విలువ V0 తో ఇనీషియల్ గా ఛార్జ్ చేయబడింది అని అనుకుందాం ఇప్పుడు ఏమి జరుగుతుంది ఒకవేళ మనం రెండు ఇనీషియల్ కండిషన్స్ మరియు సర్క్యూట్ ని పార్లల్ గా వుంది అని అనుకుందాం అప్పుడు చేయాల్సిన మంచి పని ఏమిటి అంటే 3 ఎలిమెంట్స్ కలిసే నోడ్ దగ్గర క్రిచ్ఛాప్ కరెంటు లా ని ఉపయోగించాలి ఇప్పుడు రెసిస్టర్ కెపాసిటర్ మరియు ఇండెక్టర్ లలో ప్రవహించే కరెంటు ల విలువల మొత్తం సున్నా కి సమానం అని నోడ్ దగ్గర రాసిన ఈక్వేషన్ లో వుంది ఇప్పుడు ఈక్వేషన్ ని డిఫరెన్షియేటింగ్ చేసి మరియు C తో భాగిస్తే మనకు ఈక్వేషన్ వస్తుంది ఇప్పుడు స్వాభావికమైన ఈక్వేషన్ లో మొదటి డెరివేటివ్ బదులు σ సెకండ్ డెరివేటివ్ బదులు α2 ను ప్రతిక్షేపిస్తే మనం σ2 1RC σ 1LC 0 ను పొందుతాము ఇప్పటినుండి ఇది సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ మనకు ఈ ఈక్వేషన్ నుండి 2 రూట్స్ వస్తాయి రూట్స్ ఏమవుతాయి రూట్స్ σ1 మరియు σ2 అవుతాయి ఇప్పుడు వచ్చిన స్వభావికమైన ఈక్వేషన్ యొక్క విలువలు రూట్స్ σ1 మరియు σ2 అని అనుకుందాం σ1 మరియు σ2 యొక్క విలువని ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా పొందుతాము ఈ విధంగా మనం కేవలం రెండు రూట్స్ ని పొందాము ఇప్పుడు α 12RC మరియు ⍵02 1LC అని అనుకుందాం రూట్స్ ని వుపయోగించి గా వ్రాయచ్చు ఇప్పుడు ఒకవేళ ఈ రూట్స్ ని చూస్తే ఇవి సిరీస్ RLC సర్క్యూట్ విశ్లేషణ లో మనం కనుగొన్న రూట్స్ ఒకే విధంగా ఉంటాయి మనకు తెలిసిన విలువల ఆధారంగా α మరియు ⍵0 కు మూడు అనువైన పరిష్కారాలు వస్తాయి ఒకవేళ వీటిని సిరీస్ RLC సర్క్యూట్ తో పోలిస్తే ఈ స్థితిలో లో కూడా మనకు చేయడానికి వీలైన 3 పరిష్కరాలు వస్తాయి అవి మొదటి కండిషన్ α ⍵0 రెండవది α ⍵0 మరియు మూడవది α ⍵0 అవుతాయి ఇప్పుడు ఎప్పుడైతే α⍵0 ఉంటుందో దానిని మనం ఓవర్ డాంప్డ్ స్థితి అని పిలుస్తాం ఈ విధంగా ఒకవేళ కండిషన్లు పెడితే ఒకవేళ మనం ఇది వరకు ఊహించుకున్న విలువలు బదులు α మరియు ⍵0 ను ప్రతిక్షేపిస్తే మనం L4R2C కండిషన్ ను పొందుతాము అనగా సర్క్యూట్ ఓవర్ డాంప్డ్ అవుతుంది ఈ స్థితిలో రూట్స్ యొక్క స్వాభావికమైన ఈక్వేషన్ విలువ రియల్ మరియు నెగిటివ్ అవుతాయి సిరీస్ RLC సర్క్యూట్ లో ఏ విధంగా వచ్చాయో ఇక్కడ కూడా అదేవిధంగా వచ్చాయి కాబట్టి అదే విధంగా ప్రతిస్పందన ఏదైతే ఈ స్థితి లో వచ్చిందో అది మనకు ఇచ్చిన ఈక్వేషన్ లో వుంది ఈ ప్రతిస్పందన ఈ స్థితి లో సిరీస్ RLC సర్క్యూట్ వచ్చే ప్రతిస్పందన ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు క్రిటికల్లి డాంప్డ్ స్థితి అనగా ఎక్కడ α ⍵0 అవుతుందో అక్కడ L 4R2C సిస్టం క్రిటికల్లి డాంప్డ్ అవుతుంది ఈ స్థితిలో రూట్స్ యొక్క విలువ రియల్ మరియు సమానం ఈ విధంగా మనం ప్రతిస్పందనను ఈక్వేషన్ లో ఇచ్చిన విధంగా చెప్పవచ్చు ఈ విధంగా ఇది మళ్ళి సిరీస్ RLC సర్క్యూట్ లో ఏ విధంగా వచ్చాయో ఇక్కడ కూడా అదే విధంగా వచ్చింది ఇప్పుడు మూడవ స్థితి అనగా అండర్ డాంప్డ్ స్థితి ఎప్పుడు α ⍵0 అవుతుందో దీని అర్ధం సిస్టం విలువ L 4 R2C అవుతుంది ఈ విధంగా ఈ స్థితిలో రూట్స్ విలువ కాంప్లెక్స్ రూపం లో వస్తాయి మరియు వాటిని ఈక్వేషన్ లో వ్యక్త పరిచాము ఇక్కడ అవుతుంది ఈ విధంగా రెండిటిని ఈ స్థితి లో సిరీస్ RLC మరియు పార్లల్ RLC సర్క్యూట్ లను పోలిస్తే మనకు రూట్స్ ఒకే విధం గా వచ్చాయి అని తెలిసింది కండిషన్ లో మాత్రమే మార్పు వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్స్ పార్లల్ లో ఉంటాయి అందుకే రెండిటి స్థితులలో LR మరియు C యొక్క బంధం వేరుగా ఉంటుంది కానీ చివరకు ప్రతిస్పందన మాత్రం సిరీస్ RLC సర్క్యూట్ లో వున్నా విధం గానే ఇక్కడ ఉంటుంది ఈ సందర్భంలో ఎక్స్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది ఇది మనకు ప్రతిస్పందనను ఎక్స్పోనెన్షియల్ గా క్షీణిస్తూ మరియు ఆసిలేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి రెండు సందర్భాలలో సిరీస్ RLC సర్క్యూట్ లో లాగా మనం టైం t విలువ తో కరెంటు i యొక్క బంధం ని చూసాం అలాగే ఇదే స్థితి లో పార్లల్ RLC సర్క్యూట్ లో మనం టైం t విలువ తో వోల్టేజ్ యొక్క బంధం కనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నాం ఈ విధంగా ఇక్కడ మనం మళ్ళి అసిలేటరీ ప్రతిస్పందన ఎక్స్పోనెన్షియల్ గా తగ్గుతూ వుండే స్పందన ని పొందాము ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ గా తగ్గుతుంది ఎందుకంటే ఈ పదముల లో అసిలేటరీ ప్రతిస్పందన కనబడుతుంది ఇప్పుడు సిరీస్ RLC సర్క్యూట్ కి స్టెప్ ఇన్పుట్ ఇస్తే ఏమవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం టైం t విలువ సున్నా ఉన్నప్పుడు స్విచ్ ని క్లోజ్ అనగా మూయబడితే మెష్ లో కరెంటు ప్రవహిస్తుంది దానిని i అని అనుకుందాం ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే మనం సర్క్యూట్ కి మెష్ ఈక్వేషన్ వ్రాయగలమా మనం ఈ లూప్ ని సూక్ష్మీకరించడానికి ప్రయత్నిద్దాం లేదా KVL వుపయోగించి సర్క్యూట్ లో మెష్ ఈక్వేషన్ ని రాయచ్చు ఈ విధంగా స్విచ్ ని క్లోజ్ చేసి ఉంచినపుడు టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే KVL ని ఉపయోగిస్తే ఈ క్రింది విధంగా వస్తుంది ఇప్పుడు మనకు i యొక్క విలువ అని తెలుసు దీనిని మెష్ ఈక్వేషన్ లో ఉపయోగిస్తే మనము ఈ ఈక్వేషన్ ని పొందుతాము అది సెకండ్ ఆర్డర్ లో ఉంటుంది ఇప్పుడు స్వాభావికమైన ఈక్వేషన్ ని పోల్చి చూస్తే DC సోర్స్ ఉండటం వలన స్వాభావికమైన ఈక్వేషన్ పై ఎటువంటి ప్రభావం లేదు మనం ఈ ఈక్వేషన్ కి పరిష్కారం చుస్తే అది రెండు విభాగాలుగా విడగొట్టబడి ఉంటుంది దీనిలో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి అవి ఒకటి నేచురల్ ప్రతిస్పందన ఇంకొకటి ఫోర్స్డ్ ప్రతిస్పందన కాబట్టి వీటి గురించి ఇదే స్థితి లో వున్నా సిరీస్ RL లేదా సిరీస్ RC సర్క్యూట్స్ లో చర్చించాం ఈ స్థితి లో ఎప్పుడైతే స్టెప్ ఇన్పుట్ ని ఆ సర్క్యూట్ కి ఇస్తామో అదేవిధం గా సర్క్యూట్ ప్రతిస్పందన రెండు భాగాలుగా విడగొట్టబడుతుంది ఒకటి నేచురల్ ప్రతిస్పందన ఇంకొకటి ఫోర్స్డ్ ప్రతిస్పందన ఇప్పుడు సిస్టం యొక్క పూర్తి ప్రతిస్పందన ని ఫోర్స్డ్ ప్రతిస్పందన మరియు నేచురల్ ప్రతిస్పందన ని కలిపి పూర్తి ప్రతిస్పందన అని ఈక్వేషన్ గా వ్రాయచ్చు ఇప్పుడు నేచురల్ ప్రతిస్పందన ని కనుక్కుందాం మనం వోల్టేజ్ Vs విలువ ని సున్నా కి సమానం చేయాలి ఈ విధంగా Vs విలువ ని సున్నా అని ఈక్వేషన్ లో ప్రతిక్షేపిస్తే ఈ విధంగా ఈక్వేషన్ కి ఎడమవైపు వున్న పదాలు సున్నా కి సమానం మరియు ఇదే ఈక్వేషన్ మనకు ఎటువంటి బాహ్య సోర్స్ లేనప్పుడు సిరీస్ RLC సర్క్యూట్ విశ్లేషణ లో వచ్చింది ఇదివరకటి చర్చ ఆధారంగా సోర్స్ ఫ్రీ RLC సర్క్యూట్ కి మనం కేవలం నేచురల్ ప్రతిస్పందన మరియు ఇక్కడ కూడా మూడు కండిషన్ లు అని చెప్పవచ్చు అవి అండర్ డాంప్డ్ ఓవర్ డాంప్డ్ మరియు క్రిటికల్లీ డాంప్డ్ అని చెప్పవచ్చు వీటిని ఈక్వేషన్ లు మరియు లను ఉపయోగించి వివరించారు ఇప్పుడు ఫోర్స్డ్ ప్రతిస్పందన విలువ కనుక్కోవడానికి మనకు స్టడీ స్టేట్ అనగా నిశ్చల స్థితి లేదా టైం t విలువ అనంతం ఉన్నప్పుడు వోల్టేజ్ విలువ తెలుసుకోవాలి కాబట్టి సోర్స్ యొక్క వోల్టేజ్ విలువ మరియు కెపాసిటర్ లో టైం అనంతం ఉన్నప్పుడు వోల్టేజ్ విలువ సమానం ఒకవేళ పైన ఉన్న చిత్రాన్ని చుస్తే ప్రత్యేకమైన స్విచ్ చాలా ఎక్కువ సమయం సర్క్యూట్ కి కలపబడి ఉంది అప్పుడు ఏమి అవుతుంది ఈ స్థితిలో ఇండక్టర్ ఒక షార్ట్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి కెపాసిటర్ యొక్క వోల్టేజ్ మరియు సోర్స్ యొక్క వోల్టేజ్ విలువ సమానం ఎందుకంటే కెపాసిటర్ తన సామర్ధ్యం వరకు పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది కరెంటు విలువ సున్నా అవుతుంది ఈ విధంగా చివరికి కెపాసిటర్ వోల్టేజ్ విలువ Vs కు సమానంగా ఉంటుంది మనం ఒకే వోల్టేజ్ విలువని ఉపయోగిస్తున్నాం కావున ఫోర్స్డ్ ప్రతిస్పందన మరియు సోర్స్ వోల్టేజ్ ఒకటే అని చెప్పవచ్చు ఈ విధంగా ఇది మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ యొక్క అండర్ డాంప్డ్ ఓవర్ డాంప్డ్ మరియు క్రిటికల్ డాంప్డ్ స్థితుల యొక్క పూర్తి పరిష్కారం ను ఇచ్చిన ఈక్వేషన్ మరియు లో చూపిన విధంగా వ్రాయచ్చు ఇప్పుడు A1 మరియు A2 పారామీటర్ యొక్క విలువ కనుక్కోవడం మిగిలి ఉంది కాబట్టి వీటిని మనం ఇనీషియల్ కండిషన్స్ సహాయం తో కొనుక్కోవచ్చు అప్పుడు టైం t విలువ సున్నా అని అనుకున్నాం మనకు ఇండక్టర్ ద్వారా ప్రవహించే ఇనీషియల్ వోల్టేజ్ మరియు ఇనీషియల్ కరెంటు విలువ తెలుసు కాబట్టి వీటి విలువలను ఉపయోగించి మరియు 3 ఈక్వేషన్స్ లో తెలియని కాన్స్టాంట్ విలువలు కనుక్కోవచ్చు ఇప్పటివరకు మనం సిరీస్ RLC సర్క్యూట్ కి స్టెప్ ఇన్పుట్ ఇస్తే ప్రతిస్పందన ఎలా ఉంటుంది అని చర్చించాము దీనితో ఈ రోజు లెక్చర్ ముగిద్దాం తర్వాత లెక్చర్ లో పార్లల్ RLC సర్క్యూట్ కి స్టెప్ ఇన్పుట్ ఇస్తే ప్రతిస్పందన ఎలా ఉంటుంది అని చర్చిద్దాం ధన్యవాదములు